ఇప్పుడు మనం క్వారీ ఆప్టిమైజేషన్ లో మరొక ముఖ్యమైన టాపిక్ అయిన జాయిన్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం జాయిన్ ఆర్డర్ అంటే ఏమిటి అంటేఉదాహరణకి మనం నేచురల్ జాయిన్ కనుక్కోవాలి అనుకుంటున్నాo మనకి n రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం r1 ని r2 తో జాయిన్ చేస్తాము ఇదే పద్ధతిలో rn వరకు కొనసాగిస్తాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే జాయిన్ చేయడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి అని స్పష్టంగా r1 ని మొదట r2 తో జాయిన్ చేయవచ్చు ఫలితం తరువాత r3 తో జాయిన్ చేయవచ్చు ఇలా కొనసాగించ వచ్చు లేదా rn మొదట rn 1 తో జాయిన్ చేయవచ్చు మరియు అది rn 2 తో జాయిన్ చేయవచ్చు ఇలా కూడా కొనసాగించవచ్చు కాబట్టి అనేక మార్గాలు ఉన్నాయి దీన్ని చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటి దీనికి ముందు మొదటి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే సాధ్యమయ్యే మార్గాల సంఖ్య ఏమిటి మొదటి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే రిలేషన్స్ యొక్క క్రమం మారలేకపోతే అంటే r1 మరియు r2 ఈ చేరికల క్రమం మారదు కాబట్టి r1 ను r3 తో జాయిన్ చేయలేం వచ్చిన ఫలితాన్ని r2 తో జాయిన్ చేయలేం ఈ విధంగా ఉంటుంది కాబట్టి r1 తప్పనిసరిగా r2 తో చేరాలి లేదా r2 ను r3 తో జతచేయాలి మరియు వచ్చిన ఫలితాన్ని r1 తో చేరాలి కాబట్టి ఇవి మారలేకపోతే ఈ జాయిన్తో పోటీపడే మొత్తం మార్గాలు కాటలాన్ సంఖ్య ఇది వ కాటలాన్ సంఖ్య ఇచ్చిన వ్యక్తీకరణను జాయిన్ చేసే మార్గాల సంఖ్యను కాటలాన్ సంఖ్య అంటారు కాబట్టి ఈ వ్యక్తీకరణను జాయిన్ చేయడానికి ఒక మార్గం అంటే r1 నీ r2 తో జాయిన్ చేయాలి ఆపై r3 తో జాయిన్ చేయాలి ఇలా rn వరకు కొనసాగించాలి దీన్ని జాయిన్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని మనకు అర్థమైంది మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం విషయం ఏమిటంటే n 1 కాటలాన్ సంఖ్య యొక్క నిర్వచనం జాయిన్ చేయటానికి n 1 మార్గాలు ఉన్నాయి వ కాటలాన్ సంఖ్యను ఈ క్రింది మార్గంగా వ్రాయవచ్చు జాయిన్ చేయడానికి ఉన్న మార్గాల సంఖ్య మనకి పైన ఇచ్చిన ఫార్ములా బట్టి వస్తుంది మనం చూసినట్లయితే n విలువపెద్దది అయితే మార్గాల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది కానీ చిన్న n కోసం ఇది చిన్నది ఉదాహరణకు n 3 అయితే మీ Jn 1 విలువ 2 మాత్రమే మనము ఈ వ్యక్తీకరణను అంచనా వేయవచ్చు ఎందుకంటే దీన్ని చేయడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయిr1 ను r2 తో జాయిన్ చేసి వచ్చిన ఫలితాన్ని r3 జాయిన్ చేయడం లేకపోతే r3 ను r2 తో జాయిన్ చేసి వచ్చిన ఫలితాన్ని r1 తో జాయిన్ చేయడం సాధారణంగా ఇది పెద్ద n లతో చాలా పెద్ద సంఖ్య కాబట్టి ఈ వ్యక్తీకరణను అంచనా వేయడం అంత సులభం కాదు ఇప్పుడు రిలేషన్స్ క్రమం భిన్నంగా పరిగణించినప్పుడు మనకి వచ్చే మార్గాలు సంఖ్య యొక్క ఫార్ములా గురించి చూద్దాం కమ్యుటివిటీని భిన్నంగా పరిగణించినప్పుడు అంటే నుండి భిన్నంగా పరిగణించబడుతుంది అలానే నుండి భిన్నంగా పరిగణించబడుతుంది ఇలాంటప్పుడు మనకు వచ్చే మొత్తం మార్గాలు సంఖ్య దీన్నిబట్టి మనకు అర్థం అయినది ఏమిటి అంటే Cn కు అలాగే Jn 1 అనగా వ కాటలాన్ సంఖ్యకు మధ్య ఉన్న సంబంధం ఎందుకంటే Cn భిన్నంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ కలయికలన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి వీటిలో ప్రతి చోట కలయికలు ఉన్నాయి అవి అన్నీ భిన్నంగా ఉంటాయి కాబట్టి Cn తప్పనిసరిగా కాటలాన్ సంఖ్యకు కారకమైన సార్లు ఇప్పుడు n2 అని మనం పరిగణించి నప్పుడు ఇక్కడ కూడా Cn2 అవుతుంది ఎందుకంటే మనకి ఉన్న మార్గాలు మరియు కానీ ఒకవేళ n యొక్క విలువ పెద్దది అయితే ఈ మార్గం ద్వారా మొత్తం మార్గాల సంఖ్య కనుక్కోవడం ఇంకా కష్టం అవుతుంది అందుకని ఇది చేయడానికి ఇంకో మార్గం మనం ఆలోచించాలి కమ్యుటివిటీని భిన్నంగా పరిగణించనప్పుడు మరియు ఒకేలా పరిగణించబడతాయి అప్పుడు మార్గాల సంఖ్యను మనం క్రింది విధంగా వ్రాయవచ్చు ఇక్కడ కూడా Cn మరియు Nn మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే మనం ఒక దాన్ని పరిష్కరించిన తర్వాత మిగతా n 1 రిలేషన్స్ ఎలా అయినా క్రమంలో పెట్టవచ్చు ఉదాహరణకు n 3 అనుకుందాం అప్పుడు Nn 3 అవుతుంది ఆ మూడు మార్గాలు ఏమిటంటే r1 ను r2 తో జాయిన్ చేసి వచ్చిన ఫలితాన్ని r3 జాయిన్ చేయడం లేదా r3 ను r2 తో జాయిన్ చేసి వచ్చిన ఫలితాన్ని r1 తో జాయిన్ చేయడం లేకపోతే r1 ను r3 తో జాయిన్ చేసి వచ్చిన ఫలితాన్ని r2 తో జాయిన్ చేయడం కాబట్టి ఖచ్చితంగా మొదట r1 ను r2 తో లేదా r2 ను r3 తో లేదా r1 ను r3 తో జాయిన్ చేయాలి కమ్యుటివిటీ భిన్నంగా లేనందున రాసే క్రమం ఎలా ఉన్న సంబంధం లేదు ఇప్పటి మనకి ప్రశ్న ఏమిటంటే జాయిన్ చేయడానికి వీలయ్యే మార్గాల సంఖ్య అంచనా వేయడానికి ఎందుకు ఇన్ని ఆల్గోరిథమ్స్ ఉన్నాయి ఒకే ఆల్గారిధమ్ ఎందుకు అన్ని మార్గాలను అన్వేషించడం లేదు ఎందుకంటే ఇది n తో విపరీతంగా పెరుగుతోందని మరియు n 4 లేదా 5 అని చెప్పడానికి ఇది కేవలం రెండు పెద్ద సంఖ్యలు విశ్లేషించడానికి మాత్రమే మరియు ఇది సమంజసం అనిపించుకోదు డేటాబేస్ ఇంజన్లు వాస్తవానికి ఏమి చేస్తాయంటే అవి కొన్ని హ్యూరిస్టిక్లను ఉపయోగిస్తాయి హ్యూరిస్టిక్స్ అనేది ఒక అల్గోరిథంను సుమారుగా చేసే అంచనాకు ఒక మార్గం ఆ కోణంలో ఎల్లప్పుడూ సరైన సమాధానం పొందడానికి అది ప్రయత్నించదు ఇది ఒకరు చూడాలనుకునే సరైన సమాధానం కాదు కానీ అది చేయటానికి సమర్థవంతమైన మార్గంఅది దాదాపు సరైనది హ్యూరిస్టిక్స్ అనేది జాయిన్ ట్రీ యొక్క భావనజాయిన్ ట్రీ అనగా ఏమిటంటే మనం జాయిన్ చేసి మార్గాన్ని ఒక్క ట్రీ లాగా చూపించడం కాబట్టి డేటా యొక్క ఈ ఉదాహరణను పరిగణనలోకి తీసుకుంటే r1 r2 r3 అనేవి మూడు రిలేషన్లు r1 ను r2 తో జాయిన్ చేసి వచ్చిన ఫలితాన్ని r3 తో జాయిన్ చేయడం తొందరగా అవుతుంది అని అనుకుందాం ఈ ఉదాహరణ కు సంబంధించిన జాయిన్ ట్రీ ఏమిటంటే r1 ను r2 తో జాయిన్ చేసి వచ్చిన ఫలితాన్ని r3 తో జాయిన్ చేయడం జాయిన్ ట్రీ అనేది మనం ఏవిధంగా జాయిన్ చేశాము అన్న దాన్ని స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి అన్ని జాయిన్ ఆర్డర్లను అంచనా వేసే ప్రశ్న అన్ని జాయిన్ ట్రీలను లెక్కించే ప్రశ్న ఇప్పుడు మనం అనుకున్నట్లుగా అన్ని జాయిన్ ట్రీ లు చాలా ఎక్కువ కావచ్చు కాబట్టి హ్యూరిస్టిక్స్ అనేవి ఈ జాయిన్ ట్రీ లని తగ్గిస్తాయి ఇది అన్ని జాయిన్ ట్రీ లని లెక్కించదు ఇది కేవలం షార్ట్ టైప్ జాయిన్ ట్రీని మాత్రమే చేయడానికి ప్రయత్నిస్తుంది మొదటిదాన్ని లెఫ్ట్ డీప్ జాయిన్ ట్రీ అంటారు లెఫ్ట్ డీప్ జాయిన్ ట్రీ లో తప్పనిసరిగా ప్రతి అంతర్గత నోడ్కు కుడి వైపు సింగిల్ రిలేషన్ ఉంటుంది మరియు ఎడమ వైపు ట్రీ ఏదైనా కావచ్చు ఒకే రిలేషన్ కావచ్చు లేదా ఒక జాయిన్ ఉండవచ్చు ఈ క్రింది సెట్ లు తీసుకుందాం r1 ను r2 తో జాయిన్ చేసి తర్వాత r3 తో జాయిన్ చేయడం ఆ తర్వాత r4 తో జాయిన్ చేయడం ఇలా కొనసాగిస్తాం ఇక్కడ కుడివైపున ప్రతిదానికి కేవలం ఒక రిలేషన్ ఉంది అలాగే ఎడమవైపున ఒక రిలేషన్ లేకపోతే ఇంటర్మీడియట్ జాయిన్ ఉంది కాబట్టి ఇది ఎడమ లోతైన జాయిన్ ట్రీ లెఫ్ట్ డీప్ జాయిన్ ట్రీ మాదిరిగానే రైట్ డీప్ జాయిన్ ట్రీ గురించి కూడా ఆలోచించ వచ్చు ఇక్కడ దెప్థ్ కుడి వైపున మాత్రమే ఉంటుంది ఎడమ వైపు ఒక సంబంధం మాత్రమే ఉంటుంది అందుకే దీన్ని రైట్ డీప్ జాయిన్ ట్రీ అంటారు అప్పుడు వీటిలోనే మూడవదాన్ని జిగ్జాగ్ ట్రీ అని పిలుస్తారు ఇక్కడ ఏ వైపు ఒకే రిలేషన్ ఉండాలి అని పేర్కొనబడలేదు కాని కనీసం ఒక వైపు అయినా కేవలం ఒక రిలేషన్ మాత్రమే ఉండాలి అంతర్గత నోడ్ యొక్క కనీసం ఒక చైల్డ్ అయినా ఒకే రిలేషన్ అయ్యుండాలి దీనిని జిగ్జాగ్ ట్రీ అని పిలుస్తారు మరియు జిగ్జాగ్ ట్రీ యొక్క ఉదాహరణ ఈ క్రిందివి కావచ్చు ఒక ట్రీ లో కుడి వైపున ఒక రిలేషన్ ఉందని అనుకుందాం తరువాత అదే ట్రీ కి ఎడమ వైపున ఒక రిలేషన్ ఉందని అనుకుందాం ఇలా ఉంది కాబట్టి ఇది ఒక జిగ్జాగ్ ట్రీ ఇప్పుడు గమనించండి ప్రతి చేరికకు కనీసం ఒక చైల్డ్ అయినా ఒకే రిలేషన్ కాబట్టి అది ఒక జిగ్జాగ్ ట్రీ చివరకు దీనిని బుషి ట్రీ అని పిలుస్తారు ఇక్కడ ఎలాంటి పరిమితి లేదు మరియు ఇది తప్పనిసరిగా జాయిన్ ట్రీ యొక్క సాధారణ రూపం అలాగే బుషి ట్రీ యొక్క సంఖ్య అనేది తప్పనిసరిగా సాధ్యమైన అన్ని జాయిన్ ఆర్డర్లు కలిగి ఉంటుంది ఇక్కడ ఇదే మన సమస్య కాబట్టి వీటిని మనము మూల్యాంకనం చెయ్యము కాబట్టి బుషి ట్రీ అనేది ఒక సాధారణ రూపము అందువలన దానిని మూల్యాంకనము చెయ్యము ఇప్పుడు మనం చూసే ఈ రకమైన నాలుగు ట్రీస్ కు సంబంధించినట్రీస్ సంఖ్యను విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఎడమ ట్రీ డీప్ లేదా కుడి ట్రీ డీప్ యొక్క జాయిన్ ట్రీస్ ఒకే విధంగా ఉంటాయి అవి భిన్నంగా ఏమీ ఉండవు ఎడమ ట్రీ డీప్ అనేది కుడి ట్రీ డీప్ జాయిన్ అవ్వడానికి అవకాశాల సంఖ్య 1 మాత్రమే ఎందుకంటే ఎడమ ట్రీ డీప్ కోసం ఒకే ఒక మార్గం ఉంది మీరు దీన్ని చేయవచ్చు కుడి వైపు మాత్రం ఒక రిలేషన్ ఉంది మరియు కుడి ట్రీ డీప్ ఎడమ వైపు మాత్రం ఒక రిలేషన్ ఉంది జిగ్జాగ్ ట్రీ కోసం సాధ్యమయ్యే కాన్ఫిగరేషన్ సంఖ్య 2n 2 ఈ సంఖ్య ఇలా ఎందుకు అయిందంటే మొదట రెండు రిలేషన్స్ r1 మరియు r2 కేటాయించిన స్థానంలో పెట్టాలి ఆ తర్వాత మిగతా వాటినీ మనం ఎడమవైపు గానీ కుడివైపు గానీ ఎలా అయినా పెట్టొచ్చు మిగతా n 2 సింగిల్ రిలేషన్స్లో ప్రతిదానికి రెండు అవకాశాలు ఉన్నాయి ఎడమవైపు గానీ కుడివైపు గానీ కాబట్టి మొత్తం సాధ్యమయ్యే మార్గాల సంఖ్య 2n 2 బుషి ట్రీ కి కాన్ఫిగరేషన్ సంఖ్య వ కాటలాన్ సంఖ్య జాయిన్ ట్రీ కాన్ఫిగరేషన్ల సంఖ్య అనేది కేవలం జాయిన్ ట్రీ తీసుకునే అనేక ఆకారాలు మాత్రమే మరియు ఇతర ప్రశ్న సంబంధిత ప్రశ్న ఏమిటంటే లీవ్స్ ఎన్ని మార్గాల్లో ఉంచవచ్చు కాబట్టి ఆర్డర్ ముఖ్యమైనది అయితే r1 అప్పుడు r2 r3 మార్గాల సంఖ్య 1 మాత్రమే అని అనుకుందాం ఎందుకంటే ఆర్డర్ ముఖ్యమైనది ఆర్డర్ పట్టింపు లేకపోతే ఆర్డర్ మ్యాటర్ అయితే ఇది 1 ఆర్డర్ పట్టింపు లేకపోతే అవసరం పట్టింపు లేదు r1 మరియు r2 ఉంచబడుతుంది కాబట్టి r1 నుండి rn వరకు ఏదైనా పరిమిటేషన్ లో ఉంచవచ్చు అందుకే లీవ్స్ ఉంచగల మొత్తం మార్గాల సంఖ్య n కాబట్టి మేము ఈ రెండింటిని పరిష్కరిస్తే మొత్తం ట్రీస్ సంఖ్య తప్పనిసరిగా మొత్తం ట్రీస్ ఆకృతీకరణల సంఖ్య ఇవి ట్రీస్ ను ఉత్పత్తి చేయగల మార్గాలు రెట్టింపు మార్గాలు లీవ్స్ ఉంచవచ్చు కాబట్టి ఇప్పుడు ఆర్డర్ విషయాలతో కూడిన భూషీ ట్రీ అని మనం చెబితే ఆర్డర్ తో సంబంధం లేకుండా ఎడమ డీప్ ట్రీ ఉంటే అప్పుడు మనము ఎన్నిట్రీస్ చేయవచ్చు ఈ విధముగా జాయిన్ ఆర్డర్ను అంచనా వేయవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇది మొత్తం చెట్ల సంఖ్యను కనుగొనే మార్గం ఆచరణాత్మక వ్యవస్థలు ఎడమ లోతైన చెట్లను లేదా కుడి లోతైన చెట్లను మాత్రమే అంచనా వేస్తాయి మరియు కొన్నిసార్లు చిన్న n విలువగల జిగ్జాగ్ చెట్టును అంచనా వేస్తాయి దీన్ని చేయడానికి ఒక అల్గోరిథం ఏమిటంటే n సంబంధాలను జాయిన్ చేయడం పరిగణించండి r1 నుండి rn వరకు వాస్తవానికి దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ తో చేయవచ్చు డైనమిక్ ప్రోగ్రామింగ్ పరిష్కారం క్రింది విధంగా పని చేస్తుంది ఇది ఇప్పుడు మీ S అని పరిగణించండి S ను ఈ క్రింది పద్ధతిలో విభజించవచ్చు S ని లా వ్రాయవచ్చు ఇది జాయిన్ చేయవలసిన అన్ని రిలేషన్ల సమితి ఇది S S1 అనేది అన్ని రిలేషన్ల సమితి S లోని ఒక భాగం కాబట్టి విభజన S1 మరియు అవుతుంది వీటిని ఉత్తమ మార్గంలో వ్రాయవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే S ని అంచనా వేయడానికి ఉత్తమ మార్గం ఏమిటి S ని అంచనా వేయడానికి ఉత్తమ మార్గం S1 కంటే తక్కువగా ఉంటుంది కాబట్టిS1 నీ ఈ కాన్ఫిగరేషన్ను కనిష్టీకరించే విధంగా ఎంచుకోండి మనం ఇప్పుడు S1 కనుక్కోవడానికి ఉత్తమమైన మార్గాలు తెలుసుకోవాలి S1 ను మళ్ళీ S11 మరియు గా విభజించవచ్చు ఇప్పుడు S11 కనుక్కోవడానికి ఉత్తమమైన మార్గాలు అలా చేస్తూ ఉంటాం ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ పరిష్కారానికి ఇస్తుంది ఈ ఉపసమితుల S1 మరియు S11 యొక్క పరిష్కారాలు తప్పనిసరిగా మొదలైనవి పట్టికలో నిల్వ చేయబడతాయిఇది డైనమిక్ ప్రోగ్రామింగ్ యొక్క పరిష్కారం ఆపై మిగతా వాటిలో దేనినైనా లెక్కించండి అది దాని చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఇది మునుపటి అన్ని గణనలను ఉపయోగిస్తుంది కాబట్టి జాయిన్ ఆర్డర్కు ఇది సరైన అల్గోరిథం డైనమిక్ ప్రోగ్రామింగ్ పరిష్కారం వేగంగా ఉన్నప్పటికీ ఇంకా దీన్ని పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి సంబంధిత ఆసక్తికర క్రమం అని పిలువబడే సంబంధిత భావన ఉంది కాబట్టి ఆసక్తికరమైన క్రమబద్ధీకరణ క్రమం ఏమిటంటే ఇందులో రికార్డులు భవిష్యత్తులో ఉపయోగపడేందుకు ప్రత్యేకమైన పద్ధతి లో క్రమబద్ధీకరించబడతాయి ఉదాహరణకు ఒక ఆపరేషన్ ఉందని అనుకుందాం అందులో a అనే అట్రిబ్యూట్ పై తరువాత ఎంపిక ఉంటుంది ఇప్పుడు ఆ పాత ఆపరేషన్లో వచ్చిన ఫలితం దాని తరువాత పరిష్కారానికి వర్తించబోతోంది పాత ఆపరేషన్లో ఫలితం ఒక పద్ధతిలో ఉత్పత్తి చేయబడితే రికార్డులు ఒక ప్రకారం క్రమబద్ధీకరించబడితే తరువాత ఎంపిక చాలా వేగంగా అవుతుంది కాబట్టి దీనిని ఆసక్తికరమైన క్రమబద్ధీకరణ క్రమం అంటారు ఎందుకంటే ఇది తరువాత ఉపయోగపడుతుంది మునుపటి ఆపరేషన్ దానిని ఏ క్రమంలోనైనా ఫలితాన్ని ఉత్పత్తి చేయగలదు కానీ ఆసక్తికరంగా క్రమబద్ధీకరించిన క్రమంలో వచ్చిన ఫలితం తరువాత ఉపయోగపడుతుంది